అందరికీ నమస్కారం సెక్యూర్ సిస్టమ్ ఇంజనీరింగ్ కోర్సు లోని ఈ లెక్చర్ కు స్వాగతం కాబట్టి ఈ డెమోలో ఒక ఇన్స్ట్రక్షన్ను దాటవేయడానికి స్టాక్ ఎలా మార్చవచ్చో చూద్దాము ఈ డెమో మరియు సోర్స్ కోడ్ వాస్తవానికి మీరు డౌన్లోడ్ చేయగల వర్చువల్బాక్స్లో ఉన్నాయి కాబట్టి మీరు దీన్ని week0 మరియు week1 లో మునుపటి డెమోలతో చేసి ఉండాలి కాబట్టి వాస్తవానికి ఈ డెమోని ప్రారంభిద్దాం కాబట్టి డెమో ఈ ప్రత్యేక డైరెక్టరీ nptel codes module1 లో ఉంది మరియు ఇది ఈ C కోడ్ skipinstruction c కు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన C కోడ్ను ఇక్కడ తెరవండి మరియు మనం చూసేది రెండు ఫంక్షన్లు ఒక ఫంక్షన్ a b మరియు c అనే మూడు పారామితులను తీసుకుంటుంది మరియు ఇది బఫర్లో కొన్ని సాధారణ అవకతవకలు చేస్తుంది తరువాత మనం చూసేది స్థానిక వేరియబుల్ x ఇది సున్నా విలువ కలిగి ఉంటుంది అప్పుడు 1 2 మరియు 3 పారామితులతో ఫంక్షన్కు ఒక ఆహ్వానం ఉంది ఆపై x 1 తో ఒక స్టేట్మెంట్ ఉంటుంది ఆపై ఒక printf"Value of X is dn"x ఉంటుంది కాబట్టి వాస్తవానికి దీనిని చూద్దాం కాబట్టి ఇక్కడ x 1కి సమానం కనుక తెరపై ముద్రించబడేది x యొక్క విలువ 1 అని ఊహిస్తారు కాబట్టి వాస్తవానికి మనం make clean మరియు ఆ తరువాత make రన్ చేయడానికి మరియు మనం ఎక్జిక్యూటబుల్ స్కిన్ఇన్స్ట్రక్షన్ పొందడానికి ముందు ఏమి జరుగుతుందో చూద్దాం ఇప్పుడు మనం ఈ ప్రత్యేక ప్రోగ్రామ్ను రన్ చేస్తున్నప్పుడు మనం x విలువ సున్నా అని చూస్తున్నాం వాస్తవానికి x 1 యొక్క ఈ మొత్తం విషయం అస్సలు ఎగ్జిక్యూట్ కాలేదు బదులుగా x కి ఏమి జరిగిందంటే అది ఈ ప్రత్యేకమైన స్టేట్మెంట్ కు అనుగుణమైన సున్నా విలువను ఎలాగైనా పొందగలిగింది కాబట్టి ఇది చాలా స్పష్టంగా ఉంది మరియు ఉంహించినది కాదు మరియు వాస్తవానికి ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి మనము ఈ ప్రత్యేకమైన ఫంక్షన్లోకి వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి ఈ ఫంక్షన్ను మనం GDB ద్వారా అర్థం చేసుకుందాం కాబట్టి మనము దీని కోసం GDB ని రన్ చేద్దాం కాబట్టి మనము gdb skipinstructionను రన్ చేస్తాము మరియు ప్రోగ్రామ్ యొక్క వివిధ విషయాలను జాబితా చేయడానికి ముందు మనం చూసినట్లుగా మరియు మనం కూడా ఇక్కడ 14 వ పంక్తి వద్ద బ్రేక్ పాయింట్ పెట్టగలము కాబట్టి పంక్తి సంఖ్య 14 ఈ ప్రత్యేక ఫంక్షన్ కాల్కు అనుగుణంగా ఉంటుంది మునుపటి వీడియోలో చూసినట్లుగా ఇప్పుడు మనము దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ప్రోగ్రామ్ మెయిన్ నుండి ఎగ్జిక్యూషన్ ప్రారంభించి 14 వ పంక్తిలోని బ్రేక్ పాయింట్ కారణంగా ఆగిపోతుంది కాబట్టి బ్రేక్ పాయింట్ ను తాకబడి మరియు ఫంక్షన్ ప్రారంభించబడటానికి ముందే ఎగ్జిక్యూషన్ ఆగిపోయిందని మనము చూస్తాము ఇప్పుడు మనం వాస్తవానికి x యొక్క విలువను చూడవచ్చు మరియు x యొక్క విలువ సున్నా అవుతుంది కాబట్టి gdb info locals వంటివి మనం చేయగలము మరియు దీనికి x విలువ సున్నాకి సమానం దీనికి కారణం x 13వ పంక్తిలో సున్నాగా ప్రారంభించబడింది ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒకే అడుగు వేద్దాం మరియు వాస్తవానికి ఫంక్షన్ లో ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి మొదట మనము తరువాతి పంక్తిని ప్రారంభించడానికి ముందు వివిధ ముఖ్యమైన రిజిస్టర్లలోని విషయాలు ఏమిటో ప్రింట్ చేద్దాం కాబట్టి మనం ఇంతకుముందు చూసినట్లుగా ఇన్స్ట్రక్షన్ పాయింటర్ యొక్క కంటెంట్ లు 8048449 ఇది తప్పనిసరిగా కాల్ టు ఫంక్షన్ ఉన్న ప్రదేశం మనకు స్టాక్ పాయింటర్ మరియు బేస్ పాయింటర్ ఉన్నాయి ఇది మెయిన్ ఫంక్షన్కు అనుగుణమైన ఫ్రేమ్ని సూచిస్తుంది ఇప్పుడు నేను దీనికి అనుగుణంగా ఒక ఇన్స్ట్రక్షన్ను ఎగ్జిక్యూట్ చేస్తే ఏమి జరుగుతుందో మనం చూస్తాము ఈ ప్రత్యేక సమయంలో మనము స్టాక్పై వివిధ ఆర్గ్యుమెంట్లను నెట్టివేస్తున్నాము మరియు ఇది మనము ఇంతకు ముందు చూశాము కాబట్టి మనము ఇక్కడ ఎక్కువ సమయం గడపవలసిన అవసరం లేదు మరియు చివరికి ఈ పంక్తి కారణంగా ఫంక్షన్ ప్రారంభించబడిందని మరియు ఎగ్జిక్యూషన్ ఫంక్షన్కు బదిలీ చేయబడిందని చూస్తాము కాబట్టి ఫంక్షన్ను విడదీయండి మరియు ఈ సమయంలో మనము EIP ESP మరియు EBP అయిన వివిధ రిజిస్టర్లను పరిశీలిస్తాము కాబట్టి ఇక్కడ మనం చూసేది ఏమిటంటే మనకు FFFFCF20 వద్ద ఉన్న స్టాక్ పాయింటర్ ఉంది మరియు బేస్ పాయింటర్ FFFFCF48 వద్ద ఉంది ఎందుకంటే ఇది ఇప్పటికీ ఫంక్షన్ యొక్క మొదటి వరుసలో ఉన్నందున బేస్ పాయింటర్ ఇంకా మార్చబడలేదు మరియు ఈ ఫంక్షన్కు సంబంధిత కొత్త ఫ్రేమ్ ను ఇంకా సృష్టించబడలేదు కాబట్టి మరికొన్ని ఇన్స్ట్రక్షన్ల ద్వారా ఒక అడుగు వేద్దాం నాలుగు ఇన్స్ట్రక్షన్ల ద్వారా ఒక అడుగు మరియు స్టాక్ యొక్క కంటెంట్లను చూద్దాం కాబట్టి మనం ఇంతకుముందు చూసినట్లుగా స్టాక్ యొక్క కంటెంట్ ఈ క్రింది విధంగా పొందవచ్చు gdb x32x esp కాబట్టి గమనించవలసిన ఒక విషయం ఏమిటంటే మెయిన్ ఫంక్షన్ లోని కాల్ ఫంక్షన్కు స్టాక్లోకి నెట్టవలసిన రిటర్న్ అడ్రస్ ఇది కాబట్టి కాల్ ప్రారంభించిన వెంటనే తదుపరి ఇన్స్ట్రక్షన్ 0x08048454 అడ్రస్ను కలిగి ఉంటుంది ఇప్పుడు మీరు నిజంగా స్టాక్ యొక్క కంటెంట్ లను పరిశీలిస్తే మనము ఇప్పుడే పేర్కొన్న రిటర్న్ అడ్రస్ ఈ ప్రదేశంలో ఉందని మనము చూస్తాము దీనికి FFFFCF1C ప్లస్ 4 అడ్రస్ ఉంది అది FFFFCF20 కాబట్టి ఈ ప్రత్యేకమైన ఫంక్షన్లో మనకు ఇద్దరు స్థానికులు ఉన్నారు మనకు ఇన్టీజర్కి పాయింటర్ ఉంది దీనిని RET అని పిలుస్తారు మరియు 16 క్యారెక్టర్లతో కూడిన బఫర్ ఉంది కాబట్టి మునుపటి వీడియోలో మనం చూసినట్లుగా మనము ఈ రెండు స్థానిక వేరియబుల్స్ యొక్క అడ్రస్ ను ప్రింట్ చేయగలము మరియు ఈ ఫంక్షన్ కోసం కొత్తగా ఏర్పడిన స్టాక్లలో ఈ రెండు లోకల్ వేరియబుల్స్ ఉంటాయని మనము ఊహించాము కాబట్టి రిజిస్టర్ యొక్క కంటెంట్ ను ముద్రించడం ఈ క్రింది విధంగా చేయవచ్చు gdbpx ret ఇది FFFFCF18 కాబట్టి ఇది RET యొక్క కంటెంట్ లు మరియు బఫర్ యొక్క కంటెంట్ లు ఈ క్రింది విధంగా ఉన్నాయి FFFFCF08 ఇప్పుడు మీరు చూస్తున్నది ఏమిటంటే బఫర్ యొక్క కంటెంట్ లు FFFFCF08 వద్ద ప్రారంభమై 16 బైట్ల వరకు విస్తరించి ఉన్నాయి కాబట్టి ఈ 16 బైట్లకు మించినది ఏదైనా బఫర్ ఓవర్ఫ్లోకు దారితీస్తుంది ఇప్పుడు మనకు ఇక్కడ ఏమి కావాలి అంటే రిటన్ అడ్రస్ సవరించబడే విధంగా బఫర్ను ఓవర్ఫ్లో చేయాలనుకుంటున్నాము ఇప్పుడు మనము కాలిక్యులేటర్ను తీసుకుని ఈ క్రింది విధంగా చేయగలము దీన్ని హెక్సాడెసిమల్ మోడ్కు సెట్ చేయండి మరియు బఫర్ నుండి రిటర్న్ అడ్రస్ నిల్వ స్థానంలో ఎంత దూరం ఉందో మనం చూద్దాం కాబట్టి రిటర్న్ అడ్రస్ FFFFCF20 స్థానంలో ఉందని మరియు బఫర్ FFFFCF08 స్థానంలో ఉందని మనకు తెలుసు కాబట్టి మనము వీటిని తీసివేస్తాము కాబట్టి 18 బైట్ల ఆఫ్సెట్ ఉందని మరియు ఈ 18 హెక్సాడెసిమల్లో ఉందని ఇది బఫర్ ప్రారంభం నుండి రిటన్ అడ్రస్ వరకు 24 బైట్ల ఆఫ్సెట్కు అనుగుణంగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఈ ప్రత్యేకమైన పంక్తిలో మనం చేసేది ఏమిటంటే ఈ స్థానం వద్ద బఫర్ ప్లస్ 24 మనము ఒక పాయింటర్ను పొందుతాము మరియు ఈ ప్రత్యేక పాయింటర్ ఈ స్థానిక వేరియబుల్ రిటర్న్లో నిల్వ చేయబడుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ పాయింట్ లో మనం పొందేది రిటర్న్ అడ్రస్ నిల్వ చేయబడిన ప్రదేశాన్ని రిటర్న్ సూచించడం కాబట్టి ఒకే దశ ద్వారా మరియు RET కంటెంట్లను చూడటం ద్వారా ఇది జరుగుతుందని మనం చూడవచ్చు కాబట్టి RET FFFFCF18 వద్ద ఉంది కాబట్టి RET ప్రస్తుతం సున్నా విలువను కలిగి ఉందని మనము చూశాము ఈ సందర్భంలో మనము ఈ ఒక ఇన్స్పెక్షన్ను ఎగ్జిక్యూట్ చేస్తాము మరియు RET విలువను మార్చాము కాబట్టి రిటన్ అడ్రస్ ఉన్న స్థానాన్ని ఇది సూచిస్తుంది కాబట్టి ఇప్పుడు రిటర్న్ యొక్క కంటెంట్ లను ప్రింట్ చేద్దాం కాబట్టి gdb x x 0xFFFFCF18 ఈ ప్రదేశంలో మెమరీని డంప్ చేస్తుంది మనము ఇంతక ముందు చూశాము ఈ ప్రత్యేక మెమరీ స్థానం RET నిల్వ చేయబడిన ప్రదేశానికి అనుగుణంగా ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ చూసేది RET విలువ FFFFCF20 ను కలిగి ఉంది ఇక్కడే రిటర్న్ అడ్రస్ నిల్వ చేయబడుతుంది ఇప్పుడు తదుపరి పంక్తి చాలా కీలకం ఫంక్షన్ యొక్క తదుపరి పంక్తి RET విలువను 8 బైట్ల పెంచుతుంది ఇప్పుడు దీని అర్థం ఏమిటో అర్థం చేసుకోవడానికి మనము మొదట ఒకే దశను ఒకే ఇన్స్ట్రక్షన్ను ఎగ్జిక్యూట్ చేస్తాము మరియు రిటర్న్ అడ్రస్ యొక్క కంటెంట్ లు సవరించడం మరియు 8 బైట్ల మేర పెంచడం మనం చూస్తాము కాబట్టి ఎగ్జిక్యూట్ చేయవలసిన నాలుగు ఇన్స్ట్రక్షన్ లను మనము పేర్కొనవలసి ఉంది ఎందుకంటే C లోని ఈ ఒక్క స్టేట్మెంట్ అసెంబ్లీ కోడ్ లోని నాలుగు ఇన్స్ట్రక్షన్లకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో C యొక్క ఈ పంక్తి ఎగ్జిక్యూషన్ పూర్తయిందని మీరు చూస్తారు మరియు మనము ప్రారంభంలో రిటర్న్ అడ్రస్ సవరించబడిందని చూస్తాము కాబట్టి రిటర్న్ అడ్రస్ 08048454 నుండి 0804845Cకి మార్చబడినది ఈ మార్పు యొక్క చిక్కులను అర్థం చేసుకోవడానికి మనము మెయిన్ ను వేరుచేయడం చూస్తాము అసలు రిటర్న్ అడ్రస్ 08048454 మరియు మనం దీన్ని వాస్తవానికి 08048454Cకి మార్చాము మరియు ముఖ్యంగా ఇది ఏమి చేస్తోంది అంటే అది వాస్తవానికి ఈ యాడ్ ఇన్స్ట్రక్షన్ను దాటవేసి ఎక్కడో ల్యాండ అవుతోంది కాబట్టి ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ పూర్తయినప్పుడు ఏమి జరుగుతుందంటే ఈ 0804845C విలువ స్టాక్ నుండి తీసుకోబడి ఇన్స్ట్రక్షన్ పాయింటర్లో ఉంచబడుతుంది మరియు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఈ నిర్దిష్ట విలువ ఆధారంగా కొనసాగుతుంది కాబట్టి దీని ద్వారా ఒకే అడుగు వేద్దాం మరియు అది తిరిగి మెయిన్ కు తిరిగి వచ్చిందని చూద్దాం మరియు ఇన్స్ట్రక్షన్ పాయింటర్ యొక్క కంటెంట్ లు 0804845C అని మనము గమనించాము అంటే ఇక్కడ పేర్కొన్న యాడ్ ఇన్స్ట్రక్షన్ దాటవేయబడిందని అర్థం ఫలితంగా C కోడ్కు సంబంధించి ఏమి జరుగుతుందంటే ఒక ఫంక్షన్ ప్రారంభించిన తర్వాత x 1 స్టేట్మెంట్ దాటవేయబడుతుంది మరియు మనము నేరుగా printf స్టేట్మెంట్ కు వెళ్తున్నాము మరియు ఈ x 1 నుండి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయబడటం లేదు x యొక్క విలువ సున్నాగా కొనసాగుతుంది మరియు దాని ఫలితంగా మనము C కమాండ్ ఉపయోగించి ఈ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ను కొనసాగించినప్పుడు ఇది కొనసాగించడాన్ని సూచిస్తుంది అప్పుడు x యొక్క విలువ సున్నా అని మనకు లభిస్తుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన వీడియోలో ఒక ప్రోగ్రామ్ను ఎలా ఎగ్జిక్యూట్ చేయవచ్చో ఒక ఉదాహరణను చూశాము తద్వారా ఒక ఇన్స్ట్రక్షన్ను దాటవేయవచ్చు తరువాతి ప్రదర్శనలో మనం చూసేది ఏమిటంటే మనం మరింత ప్రమాదకరమైన పనిని ఎలా చేయగలం మనం ప్రోగ్రామ్లోకి కోడ్ను ఎలా ఇంజెక్ట్ చేయవచ్చో చూస్తాము మరియు పేలోడ్ను బలవంతంగా ఎగ్జిక్యూట్ చేస్తాము డెమోలో మనము తదుపరి చూస్తాము మనము షెల్ కోడ్ తీసుకుంటాము మరియు మనము షెల్ కోడ్ను డమ్మీ ప్రోగ్రామ్లోకి పంపి ఆపై ఈ షెల్ కోడ్ను ఎగ్జిక్యూట్ చేయమని బలవంతం చేస్తాము ధన్యవాదాలు